సూర్యుడి నుండి వెలువడే శక్తిని అంచనా వేయడానికి సూర్యుని స్పెక్ట్రం అంటే సౌర వర్ణపటాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దీని కోసం స్పెక్ట్రల్ ఇరాడియన్స్ అనే పదాన్ని పరిచయం చేసుకోవాలి స్పెక్ట్రల్ ఇరాడియన్స్ యొక్క యూనిట్ కిలో వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ యూనిట్ వేవ్ లెంగ్త్ గా ఉంటుంది కాబట్టి సాధారణంగా సూర్యకాంతి వర్ణపటం ఈ స్పెక్ట్రల్ ఇరాడియన్స్ పరంగా ఇవ్వబడుతుంది ఇది సాధారణంగా తరంగదైర్ఘ్యాలను కొలవడానికి ఉపయోగించే యూనిట్లను బట్టి కిలో వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానోమీటర్ లేదా మైక్రో మీటర్ లలో సూచించబడుతుంది కాబట్టి సాధారణంగా సూర్యుడి స్పెక్ట్రం ఇలా ఉంటుంది ఈ గ్రాఫ్ లో X మరియు Y యాక్సిస్ ఉన్నాయి X యాక్సిస్ పై λ తీసుకుందాం λ అనేది తరంగదైర్ఘ్యాన్ని సూచించడానికి ఉపయోగించే చిహ్నం Y ఆక్సిస్ పైన ఇక్కడ సూచించినట్లుగా స్పెక్ట్రల్ ఇరాడియన్స్ తీసుకుందాం సూర్యుడి స్పెక్ట్రమ్ ఆకారం సుమారు గా ఈ విధంగా ఉంటుంది నేను తరువాత మీకు మరింత ఖచ్చితమైన స్పెక్ట్రం చూపిస్తాను ప్రస్తుతానికి సాధారణ ఆకారం ఈ పద్ధతిలో ఉంటుంది దీనిని మూడు ముఖ్యమైన ప్రాంతాల ద్వారా సూచించవచ్చు ఈ మొదటి ప్రాంతాన్ని UV అతినీలలోహిత ప్రాంతం అని పిలుస్తారు ఇది UV ప్రాంతం ఇకపోతే రెండవ ప్రాంతాన్ని "కనిపించే కాంతి ప్రాంతం" అని మరియు మూడవ ప్రాంతాన్ని పరారుణ ప్రాంతం అని పిలుస్తారు ఇప్పుడు ఈ ప్రాంతాలు ప్రాథమికంగా తరంగదైర్ఘ్యం యొక్క స్వభావం ద్వారా నిర్వచించబడ్డాయి కాబట్టి మీరు UV ప్రాంతాన్ని తీసుకుంటే UV ప్రాంతంలో తరంగదైర్ఘ్యాలు చాలా తక్కువగా ఉంటాయి అవి చాలా ఎక్కువ పౌనపున్యం కలిగి ఉంటాయి కనిపించే ప్రాంతం మధ్య రకమైన తరంగదైర్ఘ్యాలను కలిగి ఉంటుంది పరారుణప్రాంతం విషయంలో తరంగదైర్ఘ్యాలు చాలా పొడవుగా ఉంటాయి మరియు ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడి స్పెక్ట్రం అతినీలలోహిత ప్రాంతం నుండి పరారుణ ప్రాంతానికి విస్తరించి ఉంటుంది కనిపించే ప్రాంతం యొక్క తరంగదైర్ఘ్యం మన కళ్ళ ద్వారా గ్రహించబడుతుంది మరియు మనం చూడవచ్చు అంటే ఈ కాంతిని మన కళ్ళతో చూడ వచ్చు అయినప్పటికీ ఇతర తరంగదైర్ఘ్యాలకు సంబంధించి శక్తి కంటెంట్ ఉంటుంది ముఖ్యముగా ఇప్పుడు నేను తరంగదైర్ఘ్యాన్ని నానోమీటర్ గా సూచిస్తే UV ప్రాంతం సుమారు 400 నానోమీటర్ల వరకు తరువాత 400 నానోమీటర్ల నుండి 700 నానోమీటర్ల వరకు కనిపించే స్పెక్ట్రం చివరగా 700 నానోమీటర్లకు మించి 4000 నానోమీటర్లు వరకు పరారుణ స్పెక్ట్రం వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇవి ఉష్ణ ప్రాంతాలు ఇది కనిపించే ప్రాంతం మరియు ఇది అతినీలలోహిత ప్రాంతం స్పెక్ట్రంలోని ప్రతి తరంగదైర్ఘ్యం ప్రత్యేకమైన శక్తి స్థాయిని కలిగి ఉందని గమనించండి కాబట్టి సౌర వికిరణం ఒక విద్యుదయస్కాంత వికిరణం మరియు ప్రతి తరంగదైర్ఘ్యం ప్రత్యేకమైన శక్తి స్థాయిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ పటంలో వీటిని చూడవచ్చు ఈ తరంగదైర్ఘ్యాలన్నీ భూమి యొక్క ఉపరితలం వద్ద ఏ విధంగా ఉంటాయో ఈ వక్రరేఖ నుండి గమనించవచ్చు ఇది ఒక రకమైన సంచిత ప్రభావం లేదా అన్ని తరంగదైర్ఘ్యాల యొక్క సామూహిక ప్రభావం కాబట్టి అన్ని తరంగదైర్ఘ్యాల యొక్క సామూహిక ప్రభావాన్ని ఇన్సోలేషన్ అంటారు ఇన్సోలేషన్ L అనే చిహ్నంతో సూచించబడుతుంది ఇది స్పెక్ట్రల్ ఇరాడియన్స్ యొక్క సంచితం అందువల్ల స్పెక్ట్రల్ ఇరాడియన్స్ కు మనం సమగ్ర చిహ్నం ను ఉపయోగించవచ్చు ఇది తరంగదైర్ఘ్యం పరామితి λ డెల్టా కు సంబంధించి సమగ్రంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఈ భాగం కింద ఉన్న ప్రాంతం అతినీలలోహిత ప్రాంతం యొక్క ఇన్సోలేషన్ను సూచిస్తుంది స్పెక్ట్రం యొక్క ఈ భాగానికి అనుగుణమైన అన్ని తరంగదైర్ఘ్యాలు సామూహిక క ప్రభావాన్ని తెలియజేస్తాయి దీనిని కనిపించే ఇన్సోలేషన్ అంటారు అదేవిధంగా స్పెక్ట్రం యొక్క ఈ భాగాలలోని అన్ని తరంగదైర్ఘ్యాల సామూహిక ప్రభావం మీకు పరారుణ ఇన్సోలేషన్ ఇస్తుంది వీటన్నింటినీ కూడబెట్టిన ప్రభావాన్ని మనం ఇన్సోలేషన్ అని పిలుస్తాము దీనిని L తో సూచిస్తాము సమీకరణ రూపంలో చెప్పాలంటే L ∫ PS dλ అవుతుంది ఇక్కడ PS యూనిట్ గమనించండి మనం తీసుకున్న గ్రాఫ్ ను బట్టి దీని యూనిట్స్ ఒక యూనిట్ తరంగదైర్ఘ్యానికి కిలోవాట్ పర్ స్క్వేర్ మీటర్ లేదా నానో మీటర్ ఉంటాయి మరియు L అనేది λ పరామితికి సంబంధించి P యొక్క అంతర్భాగం అందువల్ల ఇన్సోలేషన్ యొక్క యూనిట్ కిలోవాట్ పర్ స్క్వేర్ మీటర్ అవుతుంది రాబోయే టాపిక్స్ లో మనం చాలా తరచుగా ఇన్సోలేషన్ పదాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఈ యూనిట్లను బాగా గా గుర్తుంచుకోండి ఇక్కడ నేను చేతితో గీసిన ఈ ప్రత్యేకమైన గ్రాఫ్ సూర్యుడి నుండి వచ్చే స్పెక్ట్రల్ ఎనర్జీ యొక్క స్వభావం గురించి మీకు గణనీయమైన అవగాహన ఇస్తుంది ఇప్పుడు నేను మీకు నిజమైన డేటాతో వాస్తవ స్పెక్ట్రం చూపిస్తాను అది సౌర శక్తి లేదా సూర్యశక్తి గురించి మీకు ఇంకాస్త మంచి అవగాహన ఇస్తుంది దీని కోసం నేను నిజమైన డేటాను సేకరించి వాటిని టెక్స్ట్ ఫైల్లో ఉంచాను వీటిని నేను అష్టపది ద్వారా సేకరించి తరంగదైర్ఘ్యం మరియు స్పెక్ట్రల్ ఇరాడియన్స్కు మధ్య సంబంధాన్ని ప్లాట్ చేస్తాను సౌర స్పెక్ట్రంను నిజమైన డేటాతో అర్థం చేసుకోవడానికి మనం గూగుల్కు వెళ్లి సౌర స్పెక్ట్రం డేటా వంటి కొన్ని కీలకపదాలను టైప్ చేద్దాం మీరు చాలా వెబ్సైట్లు పాపప్ అవ్వడాన్ని చూస్తారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాలను గమనిస్తే సౌర స్పెక్ట్రంలో మనం చర్చించిన తరహాలో చిత్రాలు చాలా ఉంటాయి మీరు ఈ చిత్రాలను చూడవచ్చు మరియు ఎంతో అవగాహన పొందవచ్చు అయితే ఇవి చిత్రాలు మాత్రమే మీరు డేటాతో పనిచేయలేరు కాబట్టి మనం డేటాతో పని చేయగల డేటా సంఖ్యా విలువలతో లభించే చోటు కోసం చూస్తున్నాము ఇక్కడ ఒక సైట్ ఉంది ఇక్కడ వారు డేటాను సమకూర్చుకొని అందుబాటులో ఉంచిన XLS ఫైల్ ఇది స్ప్రెడ్షీట్ ఫైల్గా డౌన్లోడ్ చేయదగిన XLS రూపంలో ఉంది పిసి యునిక్స్ మరియు మాకింతోష్ లకు అనుకూలంగా ఉండే కంప్రెస్డ్ టెక్స్ట్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి ఈ యునిక్స్ వెర్షన్ను డౌన్లోడ్ చేద్దాం కాబట్టి టెక్స్ట్ ఫైల్ ఇలా డౌన్లోడ్ అవుతుంది అటువంటి ఫైల్ డౌన్లోడ్ చేయబడిన ఫోల్డర్ను చూసి కంప్రెస్డ్ ఫైల్లో చూద్దాం ఇక్కడ ఒక CSV ఫైల్ ఉంది CSV ఫైల్ లోపల ఏముందో చూద్దాం CSV ఫైల్ను టెక్స్ట్ ఎడిటర్లో తెరిచి టెక్స్ట్ని జూమ్ చేద్దాం ఇందులో చాలా డేటా విలువలు కామాతో వేరు చేయబడిన డేటా విలువలు ఉన్నాయని మీరు చూస్తారు ఇక్కడ డేటా ఉంది తర్వాత కామా ఉంది తర్వాత డేటా ఆపై మళ్ళీ కామా ఉంది ఈ విధంగా మీరు వరుసగా నాలుగు డేటా విలువలను కలిగి ఉన్నారు ఇప్పుడు మొదటి డేటా విలువ వాస్తవానికి నానో మీటర్స్ లో తరంగదైర్ఘ్యం రెండవ డేటా విలువ వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానో మీటర్ లో అదనపు భూసంబంధ రేడియేషన్ విలువ కాబట్టి ఈ రెండు డేటా విలువలు మనకు ఆసక్తిని కలిగిస్తాయి మనము ఆ విలువలను మాత్రమే తీసుకొని వాటిపై పని చేస్తాము అయితే ఈ డేటా విలువలపై పని చేయడానికి ముందు ఈ ఫైల్ను మార్చుకుందాం ఈ ఫైల్ను MATLAB లేదా అష్టపది కి అనుకూలమైన M ఫైల్ గా సవరిద్దాం ఆక్టేవ్ అనేది MATLAB కి సమానమైన ఓపెన్ సోర్స్ కాబట్టి మనం సాధారణ టెక్స్ట్ సవరణ ద్వారా మార్చాము నేను ఈ మొదటి లైను ను కామెంట్ లైన్ గా మారుస్తాను నేను ఇక్కడ ఒక కామెంట్ లైన్ ద్వారా మనం ఈ ఫైల్ను తీసుకున్న వెబ్సైట్ URL ను పరిచయం చేస్తాను నేను దీనిని ఈ విధంగా ఒక కామెంట్ లైన్ గా చేస్తాను మరియు SOLVE అనే వేరియబుల్ను పరిచయం చేస్తాను ఇక్కడ మ్యాట్రిక్స్ కోసం ఓపెన్ బ్రాకెట్ను ఉంచాను దాని అర్థం ఏమిటంటే ఈ డేటా విలువలు మ్యాట్రిక్స్ లో ఉంచబడతాయి అని ఇప్పుడు నేను ఏమి చేస్తానంటే కుడి నుండి క్రిందికి వెళ్లి క్లోజ్డ్ మ్యాట్రిక్స్ బ్రాకెట్లను ఉంచుతాను అంతే ఇప్పుడు మీకు పూర్తిగా MATLAB లేదా OCTAVE కు అనుకూలమైన ఫైల్ ఉంది ఇది OCTAVE లేదా MATLAB యొక్క వాతావరణంలో పని చేస్తుంది కాబట్టి ఈ డేటా అంతా మ్యాట్రిక్స్ లో ఉంచబడుతుంది మరియు వాటికి SOLVE అని పేరు పెట్టబడింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ లో ప్రాథమికంగా నాలుగు నిలువు వరుసలు మరియు అక్కడ అందించిన డేటా కు అనుగుణంగా అడ్డు వరుసలు ఉంటాయి మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే CSV ని m గా మార్చడం తర్వాత దీన్ని సేవ్ చేసి మూసివేసి data m గా పేరు మార్చడం కాబట్టి ఇప్పుడు data m అనేది MATLAB ఫైల్ ఇక్కడ మీరు MATLAB లో ఈ ఫైల్ ను కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయవచ్చు మీరు దీనిని పరిశీలిస్తే ఇది SOLVE అనే మ్యాట్రిక్స్ ను వేరియబుల్ గా కలిగిన మరియు ఒక సాధారణ మ్యాట్లాబ్ ఫైల్ అని గమనించవచ్చు SOLVE అనేది నాలుగు నిలువు వరుసలలో మరియు అనేక అడ్డు వరుసలలో డేటా ను కలిగి ఉన్న ఒక మ్యాట్రిక్స్ వేరియబుల్ దీనినే మనం ఉపయోగిస్తాము అయితే ఇందులో మనం మ్యాట్రిక్స్ యొక్క మొదటి రెండు నిలువు వరుసలను మాత్రమే ఉపయోగిస్తాము మొదటి కాలమ్ తరంగదైర్ఘ్యాన్ని సూచిస్తుంది రెండవ కాలమ్ స్పెక్ట్రల్ ఇరాడియన్స్ను సూచిస్తుంది నేను ఇప్పుడు మరొక స్క్రిప్ట్ ఫైల్ "INSOLATION m" కలిగి ఉన్నాను ఈ స్క్రిప్ట్ ఫైల్ యొక్క పని "data m" లోపల నుండి డేటా విలువలను తీసుకొని వాటిని మన స్పెక్ట్రం ప్లాట్ చేయడానికి తగిన విధంగా ఉపయోగించడం కాబట్టి డేటాను ఇన్సోలేషన్ ద్వారా తీసుకొని మరియు స్పెక్ట్రం యొక్క స్పెక్ట్రల్ రేడియన్స్ ప్లాట్ చేయబడుతుంది కాబట్టి ఈ INSOLATION m ఫైల్ లో ఏముందో త్వరగా చూద్దాం దీనికోసం నేను దానిని డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ని జూమ్ చేస్తాను నేను దీనిని త్వరగా చదువుతాను ఇది చాలా సులభమైన స్క్రిప్ట్ ఫైల్ సౌర స్పెక్ట్రం మరియు సౌర కొలత డేటాతో రేడియన్స్ మరియు సౌర ఇన్సోలేషన్ను ప్లాట్ చేయడానికి అవసరమైన డేటా ఇప్పుడు సృష్టించిన DATA m లో ఉంది కాబట్టి మొదట వర్క్స్పేస్లోని అన్ని వేరియబుల్స్ను క్లియర్ చేయడానికి మనం ఇప్పుడే సృష్టించిన డేటాను కాల్ చేయడం ద్వారా టెక్స్ట్ ఫైల్ డేటా నుండి డేటానులోడ్ చేద్దాం కనుక ఇది అన్ని డేటా విలువలను వేరియబుల్ SOLVE లో ఉంచుతుంది ఇప్పుడు SOLVE యొక్క మొదటి కాలమ్ నుండి λ విలువ న్యూటన్ మీటర్ లలో తీసుకోబడుతుంది కాబట్టి SOLVE యొక్క మొదటి మరియు రెండవ కాలమ్ నిలువు వరుసల నుండి మీరు స్పెక్ట్రల్ ఇరాడియన్స్ డేటాను పొందుతారు ఇక్కడ స్పెక్ట్రల్ ఇరాడియన్స్ డేటా వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానోమీటర్ యూనిట్స్ లో ఇవ్వబడింది ఈ విషయాన్ని నేను కామెంట్ రూపంలో రాస్తాను అప్పుడు సులభంగా అర్థమవుతుంది ఇక్కడ చివరి లైన్ ప్లాట్ కు సంబంధించింది ఇది తరంగదైర్ఘ్యం మరియు స్పెక్ట్రల్ ఇరాడియన్స్ మధ్య సంబంధం తెలిపే గ్రాఫ్ ఇక్కడ గ్రిడ్ యొక్క X లేబుల్ Y లేబుల్ మరియు టైటిల్ కూడా చేర్చబడ్డాయి ఇప్పుడు దీనిని OCTAVE లో రన్ చేసి ఏమి జరుగుతుందో చూద్దాం ముందుగా OCTAVE ను ఓపెన్ చేద్దాం కాబట్టి ఇది అష్టపది వాతావరణం వర్క్స్పేస్ స్క్రీన్ను క్లియర్ చేద్దాం ఈ ఫైళ్ళను కలిగి ఉన్న సౌర స్పెక్ట్రం ఫోల్డర్లో తగిన ఫోల్డర్లోకి వెళ్దాం ఇప్పుడు ఇన్సోలేషన్ స్క్రిప్ట్ను అమలు చేయాల్సి ఉంది కాబట్టి INSOLATION అని టైప్ చేద్దాం అప్పుడు ఇది డేటా విలువలను తదనుగుణంగా ప్లాట్ చేస్తుంది దీనిని జూమ్ చేద్దాం ఇది రేడియంట్ స్పెక్ట్రం ఇది వాస్తవానికి PS దీని యూనిట్స్ వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానో మీటర్ X అక్షం పైన తరంగదైర్ఘ్యం తీసుకున్నాం ఇది 4000 నానో మీటర్స్ వరకు వెళ్తుంది ఇక్కడ గమనించండి నేను దీనిని మార్కర్గా ఉపయోగిస్తాను ఇక్కడ 400 నానో మీటర్స్ మరియు 700 నానోమీటర్ల మధ్య ఉండే భాగాన్ని గమనించండి దీనిని దీర్ఘచతురస్రంలో నేను మార్క్ చేశాను ఇది "కనిపించే స్పెక్ట్రం" దాని ఎడమ వైపున "అతినీలలోహిత ప్రాంతం" ఉంటుంది స్పెక్ట్రం మరియు ఈ దీర్ఘచతురస్రం యొక్క కుడి వైపున స్పెక్ట్రం యొక్క "పరారుణ ప్రాంతం" ఉంటుంది ఇప్పుడు insolation m ఫైల్ లో మరికొన్ని లైన్స్ రాద్దాం తద్వారా ఈ PS వక్ర రేఖ ను ఇంటిగ్రేట్ చేసి ఇన్సులేషన్ వక్రరేఖ నూ పొంది ఈ రేఖాచిత్రంలో ఆ మిశ్రమ ప్రభావాన్ని చూపించవచ్చు టెక్స్ట్ ఎడిటర్ లోని insolation m ఫైల్లోకి తిరిగి వెళ్దాం కోడ్ యొక్క మరిన్ని పంక్తులను ఇక్కడ పరిచయం చేద్దాం కాబట్టి మనము ఇరాడియన్స్ కాలమ్ను ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి స్పెక్ట్రల్ ఇరాడియన్స్ ను PS లో ఇంటిగ్రేట్ చేయండి తద్వారా λ పరామితికి సంబంధించి L ను పొందవచ్చు నేను ఇక్కడ ఒక సాధారణ ట్రాపెజోయిడల్ ఇంటిగ్రేషన్ను ఈ రూపంలో ఉపయోగించాను ఈ పంక్తులన్నీ ప్రాథమికంగా స్పెక్ట్రల్ ఇరాడియన్స్ను ఏకీకృతం చేస్తున్నాయి చివరికి వేరియబుల్ INSOL లో ఇన్సోలేషన్ పొందవచ్చు ఇక్కడ వాస్తవానికి ఇన్సోలేషన్ వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ లో ఉంది ఎందుకంటే ఇచ్చిన డేటా వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానోమీటర్ లో ఉంటుంది అందువల్ల ఇన్సోలేషన్ కూడా వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ లో ఉంటుంది అయినప్పటికీ నేను ప్రదర్శించేటప్పుడు ఈ పద్ధతిలో చూపిస్తాను తరంగదైర్ఘ్యం మరియు స్పెక్ట్రల్ ఇరాడియన్స్ తరంగదైర్ఘ్యం మరియు ఇన్సోలేషన్ వీటి మధ్య సంబంధాన్ని ఫ్లాట్ చేస్తాను అయితే ఇన్సోలేషన్ ను 1000 తో విభజిస్తున్నాను తద్వారా ఇన్సోలేషన్ అవుట్పుట్ కిలోవాట్స్ పర్ స్క్వేర్ మీటర్ లో వచ్చేలా చేయవచ్చు కాబట్టి తరంగదైర్ఘ్యం Y లేబుల్ వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ నానోమీటర్ లో ఇరాడియన్స్ ని కలిగి ఉంటుంది అయితే ఇన్సోలేషన్ ను 1000 తో విభజించడం వల్ల అది కిలో వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న పాత ప్లాట్ స్టేట్మెంట్ చూద్దాం ఇది సవరించిన ఫైల్ అవుతుంది దీన్ని సేవ్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం కాబట్టి ఇక్కడకు వెళ్లి ఇన్సోలేషన్ అని టైప్ చేద్దాం కాబట్టి మీరు ఇన్సోలేషన్ అని టైప్ చేసినప్పుడు రెండింటి యొక్క గ్రాఫ్ను మనము చూడవచ్చు ఈ నీలిగంగు కర్వ్ స్పెక్ట్రల్ ఇరాడియన్స్ ను తెలియజేస్తుంది మరియు ఈ ఆకుపచ్చ కర్వ్ λ అక్షం వెంట వర్ణపట వికిరణం యొక్క సమగ్ర విలువ ను సూచిస్తుంది ఇప్పుడు అది 1 3 వద్ద ఏకీకృతం కావడాన్ని చూడండి ఆ పాయింట్ వద్ద జూమ్ చేసి చూస్తే అప్పుడు మీరు ఆ విలువను పొందుతారు ఇక్కడ ఇది సుమారు 1 347 కు అనుసంధానించబడిందని మీరు చూస్తారు సౌర ఇన్సోలేషన్ చదరపు మీటర్ కి 1 33 కిలోవాట్ల నుండి 1 41 కిలోవాట్ల మధ్య ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు ఇది సంవత్సరం లోని రోజుపై ఆధారపడి ఉంటుంది మరియు దీనికి కారణం సూర్యుని చుట్టూ భూమి తిరిగే దీర్ఘవృత్తాకార కక్ష్య కాబట్టే ఈ వైవిధ్యం సాధారణంగా 1 2341 మరియు 1 37 మధ్య ఉండే సగటు విలువను సౌర స్థిరాంకంగా తీసుకుంటారు కాబట్టి మీరు సౌర స్థిరాంకం అనే పదాన్ని విన్నట్లయితే అది చదరపు మీటర్ కి 1 23 లేదా 1 37 కిలోవాట్ ఉంటుందని భావించండి కాబట్టి ఎల్లప్పుడూ ఇన్సోలేషన్ L విలువ ఈ రెండింటి మధ్య సంఖ్యతో కలిసిపోతుంది ఇక్కడ ఉన్న పటం నుండి ఈ సంఖ్యను మనం తీసుకోవచ్చు కాబట్టి నేను డేటాను కలిగి ఉన్న ఈ DATA m ఫైల్ను మరియు ఈ డేటాను ఉపయోగించి ఇరాడియన్స్ మరియు ఇన్సోలేషన్ను ప్లాట్ చేయడానికి అవసరమైన స్క్రిప్ట్ను కలిగి ఉన్న ఈ ఇన్సోలేషన్ డాట్ m ని రిసోర్స్ విభాగంలో ఉంచుతాను తద్వారా మీరు ఈ మూలాన్ని జిప్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆపై మీరు వాటిని అమలు చేయవచ్చు వాటిపై పనిచేయవచ్చు మరియు దీని నుండి కొంత అవగాహన పొందవచ్చు